అందరికీ నమస్కారం నేను కాన్పూర్ IIT నుండి జయంత ఛటర్జీ ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో మేనేజింగ్ సర్వీసెస్ సమకాలీన సమస్యలపై ఇది మన 8 వ వారం సెషన్స్ ఈ దశలో నేను గత వారం చర్చించడం ప్రారంభించిన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మరియు రిలేషన్షిప్ మార్కెటింగ్ యొక్క భావన పై లోతైన మరియు మరింత విస్తృతమైన చర్చలో పాల్గొనాలనుకుంటున్నాను ఇప్పుడు నేను CRM లేదా రిలేషన్షిప్ డ్రివెన్డ్ మార్కెటింగ్ లేదా రిలేషన్షిప్ ఓరియెంటెడ్ మార్కెటింగ్కి వెళ్లే ముందు సర్వీస్ బిజినెస్ మొత్తం వ్యూహం కోణం నుండి చూడటం ముఖ్యం కాబట్టి సేవా వ్యాపారం కోసం వ్యూహాత్మక కాన్వాస్పై చర్చతో ప్రారంభించాలని నేను అనుకున్నాను రక్షణ వ్యూహాలు ప్రమాదకర వ్యూహాలు ఉంటాయనే వాస్తవాన్ని హైలైట్ చేస్తుంది రెండు రకాల వ్యూహాలను ఒకే సమయంలో అమలు చేయాల్సి ఉంటుంది మరియు అందువల్ల మనం తరచుగా సంస్థలలో ఈ పోర్ట్ఫోలియో భావన చూస్తాము విభిన్న ఉత్పత్తుల పోర్ట్ఫోలియో వివిధ సేవల పోర్ట్ఫోలియో ఉత్పత్తి సేవా వ్యవస్థల పోర్ట్ఫోలియో కాబట్టి ఇది మొబైల్ టెలిఫోనిక్ కంపెనీ అయినా అది D2H కంటెంట్ డెలివరీ అయినా వినోద కంటెంట్ డెలివరీ సర్వీస్ అయినా అది హోటల్ అయినా ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అయినా రెస్టారెంట్ చైన్ అయినా ఏ సమయంలోనైనా విభిన్న బ్రాండ్లు ఉంటాయి ఒకే సంస్థ నుండి వేర్వేరు సమర్పణలు వస్తాయి ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఎడమ వైపు పోర్ట్ఫోలియో A యొక్క ఈ రేఖాచిత్రంలో మీరు చూసినట్లుగా మనం అదే రేఖాచిత్రాన్ని ఉపయోగిస్తున్నాము దీనిని మనం చాలాసార్లు ఉపయోగించాము ముందు వ్యాపారం యొక్క జీవిత చక్రం ఉత్పత్తి జీవిత చక్రం సేవా జీవిత చక్రం లేదా ఉత్పత్తి సేవా వ్యవస్థ జీవిత చక్రం అనే భావన ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో A ని చూశారు మీకు మూడు వ్యాపారాలు లేదా మూడు బ్రాండ్లు లేదా మూడు రకాల సేవా సమర్పణలు ఉన్నాయి చివరి పెరుగుదల మరియు పరిపక్వ మార్కెట్ దశలో అంటే వాటిలో ఒక దానిలో అధిక లాభం కలిగి ఉంది మరియు D మరియు C వద్ద క్షీణత ప్రారంభం అవుతోంది మరియు A B ఇప్పటికే క్షీణిస్తున్నాయి సహజంగానే ఈ రకమైన పోర్ట్ఫోలియోతో పోలిస్తే కుడి వైపున ఉన్న పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో B అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన అమరిక ఇక్కడ మీరు A అనేది సంతృప్త జోన్లో ఉన్నట్లు చూస్తారు కానీ B అధిక లాభం స్థాయిలో ఉంది ప్రాఫిట్ జోన్ C వేగంగా చేరుకుంటోంది మరియు రెండు వ్యాపారాలు ఉన్నాయి అవి ఒక వైపు ఎదుగుతున్న వైపు నేను దీన్ని మీకు పెట్టడానికి కారణం ఏమిటంటే మీరు త్వరలో అభినందిస్తారు ఒకే ఇంటి నుండి వస్తున్న ఈ విభిన్న రకాల వ్యాపారాల కారణంగా ఒకే రకమైన సేవల వ్యాపారం ద్వారా వివిధ రకాల బ్రాండ్లు నిర్వహించబడుతున్నాయి విభిన్నంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంటుంది పోటీ స్థానాల రకాలు మరియు అన్ని కలయికలలో ఈ రోజు నిలుపుదలరిటెన్షన్ కస్టమర్ నిలుపుదల మరియు మరీ ముఖ్యంగా కస్టమర్ అడ్వకెసి వ్యాపార శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తాయని మనం చూస్తాము సాధారణ వ్యూహాల గురించి మనం ఇంతకు ముందు చేసిన చర్చను తిరిగి పొందడానికి భేదానికి సంబంధించిన ఒక సాధారణ వ్యూహం ఉందని మాకు తెలుసు వ్యాపారం ప్రారంభ దశలో ఉన్నప్పుడు భేదాన్ని ప్రధాన వ్యూహంగా ఉపయోగించి వ్యాపారం వృద్ధి చెందుతుందని మనం ముందు చర్చించాము వ్యాపారం ప్రధాన స్రవంతిలోకి వెళ్లి అది మరింత పురోగమిస్తున్నప్పుడు ఇది అనేక ఇతర పోటీదారులను ఇప్పటికే కలిగి ఉన్నారు అని సూచించే దశ మరియు ఈ దశలో భేదం కంటే ఎక్కువగా చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఖర్చుపై అధిక నియంత్రణ కలిగి ఉండటం మీకు గరిష్ట యుక్తిని అందించడానికి అత్యల్ప ధర ని ఉంచండి మరియు మనం ఇంతకు ముందు కూడా చర్చించాము అత్యల్ప ధర స్థానం ఆపరేషనల్ ఎక్సలెన్స్ నుండి వస్తుంది కాబట్టి జీవిత చక్రం రేఖాచిత్రం ఈ మూడు రకాల సాధారణ వ్యూహాలతో అధిక సహసంబంధాన్ని కలిగి ఉంది ప్రారంభ దశలో సేవలలో ఫీచర్ ఆధారిత సాంకేతిక మరియు ప్రక్రియ ఆధారిత భేదం ద్వారా ఈ భేదాత్మక స్థానం సృష్టించబడుతుంది తరువాతి దశలో క్రాస్ పొజిషన్ వస్తుంది కార్యాచరణ శ్రేష్ఠత హైలైట్ చేయాలి సేవలో ప్రారంభ చర్చల నుండి ముందు వైపు మీకు తెలుసు ఇది ముందు దశ ఇది ముందు దశ మార్కెట్ దశ మార్కెట్ ఎదుర్కొనే కార్యకలాపాలు మరియు వెనుక మనం తరచుగా తెరవెనుక అని పిలుస్తాము ముందు వేదిక కాబట్టి ఇది కార్యకలాపాలు ఇది రెస్టారెంట్ యొక్క వంటగది మరియు ఇది రెస్టారెంట్ ముందు భాగం ఇక్కడ సేవలు అందించబడుతున్నాయి కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్లతో సంప్రదిస్తున్నారు కానీ మనం ఒక రెస్టారెంట్లో వంటగది నుండి వచ్చే సేవ యొక్క నాణ్యత మరియు కస్టమర్కు అందించే సేవ యొక్క నాణ్యత గురించి చర్చించాము సేవలో కార్యకలాపాలు అతుకులు కనెక్షన్గా మార్కెటింగ్ చేస్తున్నట్లు మనం చూశాము గోతులు లేకుండా అడ్డంకులు లేకుండా ఒకరి నుండి మరొకరికి ప్రవాహంగా సేవా వ్యాపారాలలో ఆ కోణంలో మనం తరచుగా భేదాత్మక స్థానం మరియు వ్యయ స్థితిని నిర్వహించాల్సి ఉంటుంది అంటే ఆపరేషనల్ ఎక్సలెన్స్ అలాగే విలక్షణమైన ఫీచర్లు కలిపి మనం రెండు సమర్పణలను కలిగి ఉండాలి సేవా వ్యాపారంలో రాణించడానికి మాకు రెండు సామర్థ్యాలు ఉండాలి ఫలితంగా సేవా వ్యాపారం సహజంగానే ఒక ఫోకస్ స్ట్రాటజీకి దారితీస్తుంది అంటే మనం కస్టమర్కు విలక్షణమైన ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన ఖర్చు ఆధారిత అవకాశాలను అందిస్తున్నాము మీరు నిజంగా సెగ్మెంట్ ఫోకస్ కలిగి ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది అందుకే ఉదాహరణకు భారతదేశంలో మూడు రకాల రెస్టారెంట్లు ఉన్న ఈ సంస్థను తీసుకుంటే ఇప్పుడు ఇతర దేశాలలో వారు మెయిన్ల్యాండ్ చైనా అనే చైనీస్ రెస్టారెంట్లను కలిగి ఉన్నారు వారు ఓహ్ కలకత్తా అనే నవల బెంగాలీ వంటకాల రెస్టారెంట్లను కలిగి ఉన్నారు వారు విందు కోసం క్యాటరింగ్ సేవలను కలిగి ఉన్నారు మరియు ఇంకా వారు చిన్న పార్టీల కోసం కొన్ని హోమ్ డెలివరీ సేవలను కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఇవి వివిధ రకాల కార్యకలాపాలు మరియు అవి ఇప్పటికే ఇతర రకాల కార్యకలాపాలకు విస్తరిస్తుండవచ్చు అవి ఇప్పటికే వివిధ రకాల సమర్పణలను సంపాదించడానికి చర్చలు కావచ్చు బహుశా రేపు వారు అనేక బేకరీ లను తెరుస్తారు బహుశా వారు అనేక ఐస్ క్రీమ్ పార్లర్లు తెరుస్తారు కాబట్టి వారు ఏ పరిస్థితిలో ఉంటారు వారు ఈ A B C D E వివిధ రకాల బ్రాండ్లు ఒకే రకమైన బ్యానర్లో వివిధ రకాల సేవా సమర్పణలు కలిగి ఉంటారు వారు దానిని మేనేజ్ చేస్తున్నప్పుడు ప్రతి సందర్భంలోనూ వారు తమ విభాగాలను మరియు ఆ సెగ్మెంట్లు లైక్లు మరియు డిస్లైక్లకు సరిపోయే వారి సమర్పణలను చాలా స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుంది ఫలితంగా వివిధ వ్యాపారాలు షేర్ డెవలప్మెంట్ మార్కెట్ షేర్ డెవలప్మెంట్ ఇండెక్స్ మరియు ఇది మార్కెట్ వృద్ధి రేటు అని మనం ఇక్కడ చూస్తే వివిధ వ్యాపారాలు వేర్వేరు పాయింట్లలో ఉంటాయి ఇప్పుడు ఈ వాటా అభివృద్ధి సూచికను అర్థం చేసుకోవడం మంచిది ఇది ఒక ముఖ్యమైన భావన ఇది ప్రముఖ రచయిత మోడల్ నుండి వచ్చింది ఈ A అంటే అవగాహన కోసం అంటే మీ టార్గెట్ కస్టమర్ బేస్లో ఎంత శాతం మీ బ్రాండ్ గురించి వారికి తెలుసు మీ ఆఫర్ల గురించి తెలుసు ఎంతమంది ఇప్పటికే ప్రయత్నించారు ఎంత మంది ప్రయత్నించిన వ్యక్తుల్లో ఎంత శాతం మీ ట్రయల్ టెస్ట్లో ఉత్తీర్ణులైన మార్కెటింగ్ సిద్ధంగా ఉన్నారు మీ సేవకు ప్రాప్యత అందువల్ల పునరావృత కొనుగోలు అంటే మనం చూస్తున్నది మరొక అభివ్యక్తి లేదా విశ్వసనీయత యొక్క సంఖ్య అభివ్యక్తి ఈ ATA R యొక్క గుణకార గొలుసుగా వస్తుంది ఉదాహరణకు మనం ఇక్కడ ఇచ్చినట్లు మీరు చూడవచ్చు మీకు సేవా సమర్పణ ఉంది మరియు మీరు అందించే నిర్దిష్ట సేవా బ్రాండ్ గురించి 60 శాతం మందికి తెలుసు మరియు 40 శాతం మందికి తెలియదు అప్పుడు స్పష్టంగా ఈ 60 శాతం నుండి వెళ్లి 40 శాతం భాగాన్ని పొందడం మంచి ప్రాధాన్యత ఇప్పుడు అవగాహన ఉన్న 60 శాతం మందిలో 50 శాతం ఇది కేవలం కొంత ఊహాత్మక సంఖ్యలు కానీ చాలా మంచి సంఖ్యలు ఇదే జరుగుతుంది కాబట్టి ఈ 60 శాతం మందిలో 50 శాతం మంది మీ రెస్టారెంట్కు వెళ్లడం మీ హోటల్కు వెళ్లడం నిర్దిష్ట విదేశీ ప్రయాణం మీ మొబైల్ సర్వీస్ నుంచి గ్లోబల్ రోమింగ్ ప్యాకేజీ మొదలైనవి పరిగణించవచ్చు కాబట్టి 60 శాతం లో 50 శాతం మంది దీనిని పరిగణిస్తారు మరియు మిగతా 50 శాతం మంది స్పష్టంగా వారు పరిగణించలేరు ఎందుకంటే వారికి వేరే ఇతర ఎంపికలు ఉన్నాయి పరిగణనలోకి తీసుకున్న 50 శాతం మందిలో ట్రయల్ తర్వాత 60 శాతం మంది మీ సేవలను అందంగా చూస్తారు కాబట్టి వారు ఇష్టపడతారు 60 శాతం మంది ఇష్టపడేవారు మరియు వారిలో 60 శాతం మంది సిద్ధంగా ఉన్న యాక్సెస్ మీ సేవల రెడీ లభ్యతను కలిగి ఉన్నారని అనుకుందాం అప్పుడు వారిలో మూడింట రెండు వంతుల మంది కొనుగోలు చేయగలరని మనం చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ కారకాలను గుణిస్తే మీకు తెలుస్తుంది ఈ రేఖాచిత్రం చూపించేది ఏమిటంటే మనం కేవలం 7 2 శాతంతో మాత్రమే అంతిమంగా వస్తారు కాబట్టి మొత్తం అడ్రస్ చేయగల మార్కెట్ ఈ సమయంలో మీకు 7 2 శాతం మార్కెట్ వాటా మాత్రమే ఉంది సహజంగానే మీరు కావాలనుకుంటే ఈ రేఖాచిత్రాన్ని చూడటం ద్వారా మెరుగైన ఆదాయ స్థితిని కలిగి ఉండండి అంటే మనం ఇప్పటికే ఉన్న మార్కెట్ సంభావ్యతలోకి ఎంతగా చొచ్చుకుపోతామో ఆర్థిక రాబడుల పరంగా మనం మెరుగ్గా పొందుతాము మరియు దీని అర్థం ప్రతి దశలో మనకు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకోవడం మరియు ఆ కస్టమర్ బేస్ని ప్రభావితం చేయడం ముఖ్యం అడ్వకెసి ద్వారా రిఫెరల్స్ ద్వారా ప్రభావితం చేయగలగాలి కాబట్టి ఆ ఆట ఇక్కడే మొదలైతే మీరు చూస్తారు మొదటి 60 శాతం మందికి మాత్రమే తెలుసు 40 శాతం మందికి తెలియదు కాబట్టి 60 శాతం మందికి తెలుసు మీరు ఒక మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అని అనుకుందాం మరియు మీరు ఇప్పుడే ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు దీని ప్రకారం ప్రజలు విదేశీ ప్రయాణ సమయంలో మీ నంబర్ను ఉపయోగించడం కొనసాగిస్తే వారు సాధారణంగా భారతదేశంలో ఉపయోగించే అదే సంఖ్య సాధారణ రోమింగ్ వాయిస్ మరియు డేటా వినియోగ రేటుకు బదులుగా మీరు వారికి ప్రత్యేక ప్యాకేజీ రేటును అందిస్తారు మరియు మీరు దీన్ని చేస్తారు ఎందుకంటే ప్రజలు మొబైల్ మరియు డేటా వాయిస్ వినియోగం కోసం అధిక వినియోగ రేటు కారణంగా వారు స్థానిక సిమ్ యొక్క స్థానిక సర్వీస్ ప్రొవైడర్లలో ఉపయోగిస్తున్న వివిధ రకాల విలువ ఆధారిత సేవా ప్రదాతలు కాబట్టి వోడాఫోన్ లేదా ఎయిర్టెల్ లేదా ఎయిర్సెల్ వంటి ప్రధాన స్రవంతి సర్వీసు ప్రొవైడర్లు లేదా వారికి కావాలంటే ఐడియా వారు తమ వ్యాపారంలోని ఈ భాగాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు ఇది సాధారణంగా మ్యాట్రిక్స్ మరియు ఇతరులు వంటి వ్యక్తులు తీసుకుంటారు అప్పుడు వారు ఈ ప్రత్యేక ప్యాకేజీని సృష్టిస్తారు ఇప్పుడు వారు ఈ ప్రత్యేక ప్యాకేజీని సృష్టించినట్లయితే మరియు వారి ప్రస్తుత కస్టమర్ బేస్లో కేవలం 60 శాతం మాత్రమే అంతర్జాతీయ ప్రయాణానికి అవకాశం ఉన్న వారికి అప్పుడు తెలుసు స్పష్టంగా వారు మొట్టమొదటి మార్కెటింగ్ పని మొదటి మేనేజ్మెంట్ పని ఏమిటంటే తమ కస్టమర్ బేస్ నుండి ఎక్కువ మందికి ఈ కొత్త ఆఫర్ గురించి అవగాహన కల్పించడం కాబట్టి ముందుగా మీరు అందించే ఏదైనా కొత్త సేవ కోసం మీ ప్రస్తుత కస్టమర్ బేస్ను పెంపొందించుకోవడం యొక్క ప్రాముఖ్యతను గమనించండి మీరు పాశ్చాత్య ఆహారాన్ని అందించే బాగా స్థిరపడిన రెస్టారెంట్ గొలుసు అని అనుకుందాం మరియు ఇప్పుడు మీరు ప్రత్యేకమైన చైనీస్ రెస్టారెంట్లను తెరవాలనుకుంటున్నారు చైనీస్ వంటకాలలోకి ప్రవేశించాలనుకుంటున్నారు అప్పుడు మీరు కాంటినెంటల్ రెస్టారెంట్ గొలుసులో రక్షణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ మీరు ఇప్పటికే నాయకుడిగా ఉన్నారు కానీ చైనీస్ రెస్టారెంట్ గొలుసులో మీరు ఇప్పుడు ప్రమాదకర రీతిలో ఉన్నారు ఎందుకంటే మీరు మార్కెట్ వాటాను పొందడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మార్కెట్ వాటాను పొందడం మరియు మీ ప్రస్తుత మార్కెట్ వాటాను నిలబెట్టుకోవడం అంటే మీ ప్రస్తుత కస్టమర్ వాటాను నిలుపుకోవడం తక్షణం కలిసిపోవాల్సి ఉంటుంది ప్రమాదకర పోర్ట్ఫోలియో వ్యూహం ద్వారా మనం అర్థం చేసుకునేది మరింత పెట్టుబడి మెరుగుపరచడానికి స్థానం కొత్త మార్కెట్ ప్రవేశం కాబట్టి నేను చెప్పిన ఉదాహరణలో ఒక పెద్ద ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీ సర్వీస్ కంపెనీ ఉందని అనుకుందాం మరియు వారు ఇప్పుడు వారు పిజ్జా లు అందించడం లో చాలా ప్రసిద్ధి చెందిన వారు వారు ప్రసిద్ధ పిజ్జా చైన్ కలిగి ఉండవచ్చు మరియు ఇప్పుడు వారు చైనీస్ రెస్టారెంట్ చైన్ ని తెరవాలనుకుంటున్నారు మరియు ఈ కొత్త మార్కెట్ ప్రవేశం కోసం వారు ఆ స్థానాన్ని మెరుగుపరచడానికి వారు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని దీని అర్థం మరోవైపు పిజ్జా చైన్లో వారు రక్షణాత్మక స్థానాన్ని కలిగి ఉండవచ్చు ఎందుకంటే వారు ఇప్పటికే 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండవచ్చు వారు కొన్నిసార్లు ప్లస్ని కాపాడుకోవాలి ఉదాహరణకు నిర్దిష్ట వ్యాపారం క్షీణత మోడ్లో ఉంటే ఈ రేఖాచిత్రంలో మనం చూసినట్లుగా ఇది వ్యాపారం అనుకుందాం వీటిలో తిరోగమన రీతిలో వ్యాపారం క్షీణత మోడ్లో ఉంది అప్పుడు వీటిని మీరు కలిగి ఉండవచ్చు మనం పంట అని పిలుస్తాము అంటే మీరు అక్కడ నుండి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు ఆ వ్యాపారంలో సానుకూల రాబడిని కొనసాగిస్తూనే ఉన్నంత వరకు నెమ్మదిగా ఆ వ్యాపారం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఒక సమయంలో మనం ఇక్కడ చూడగలిగేది ఏమిటంటే ఇది జోన్ ప్రమాదకర వ్యూహం ఇది జోన్ ఇక్కడ ప్రమాదకర మరియు రక్షణాత్మకమైనవి తరచుగా కలిసి వచ్చే దశ ఇది వాస్తవానికి రక్షణ వ్యూహం ఎక్కువగా ఉంటుంది మరియు మీరు వేర్వేరు వ్యాపారాలు లేదా విభిన్న దశలను కలిగి ఉంటే మీరు ఈ విభిన్న వ్యాపార రకాల వ్యూహాలను కలిపి నిర్వహించాల్సి ఉంటుంది ఇది ఒక మంచి మాతృక ఇక్కడ y యాక్సెస్పై ఒక వైపు మనకు మార్కెట్ ఆకర్షణ ఉంది మరియు x యాక్సెస్లో మాకు పోటీ స్థానం ఉంది కాబట్టి స్పష్టంగా మీ పోటీ స్థానం ఇలా ఉంటే 100 స్కేల్లో ఉంటుంది అంటే ఇక్కడ మీరు పోటీగా చాలా బలంగా ఉన్నారు మరియు కాబట్టి మీరు పోటీగా చాలా బలంగా ఉంటే మరియు ఆ మార్కెట్ చాలా ఆకర్షణీయంగా ఉంటే మరియు మీరు పోటీగా చాలా బలంగా ఉన్నారు కాబట్టి మీరు మీ మార్కెట్ వాటాను నిలుపుకోవాలి అంటే అక్కడ మీరు రక్షణ వ్యూహాన్ని కలిగి ఉండాలి మరియు మీరు ప్రమాదకర వ్యూహాన్ని కూడా సృష్టించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు కొంత సమయం అఫెన్స్ ఉత్తమ రక్షణగా చూడాలి కాబట్టి మీరు ఉండాలి ఇక్కడ పెరుగుదల రీతిలో మరోవైపు మీ పోటీ స్థానం ఒక వారం అని మరియు మీ మార్కెట్ ఆకర్షణ కూడా బలహీనంగా ఉందని మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఇది మార్కెట్ ఇది బయటపడటం మంచిది కానీ మీరు దాని నుండి బయటపడలేరు ఎందుకంటే ఇది మీ వద్ద ఉన్న బహుళ స్థాయి సమర్పణలో ఒక సెగ్మెంట్ కాబట్టి మీకు ఇది అవసరం కానీ ఇక్కడ మీరు రక్షణ వ్యూహం చేస్తారు అంటే మీరు మీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ప్రయత్నించరు కానీ మీరు రక్షించడానికి ప్రయత్నిస్తారు మీ వద్ద ఉన్న కస్టమర్ బేస్ కాబట్టి నిరంతరం చూడండి కస్టమర్లు ఏ పరిస్థితిలోనైనా మీతో ఇప్పటికే ఉన్న కస్టమర్ బేస్ గురించి నేను ప్రస్తావిస్తున్నాను అది ఇక్కడ ఉన్నా లేక ఇక్కడ ఉన్నా మీరు వాటిని నిలుపుకోవలసి ఉంటుంది నిలుపుదల మరియు సముపార్జన వ్యూహం లేకుండా మరింత మంది కొత్త కస్టమర్లు ఉన్నారు అయితే ఇప్పటికే ఉన్న కస్టమర్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం అనేది నేటి సేవా వ్యాపారంలో పూర్తి హార్డీ చాలా తెలివితక్కువ వ్యూహం ఈరోజు సేవా వ్యాపారంలో మనం ఇప్పటికే సేవా వ్యాపారాల గురించి చర్చించినందున ప్రవేశ అడ్డంకి తక్కువ సేవ వ్యాపారాలు ప్రపంచ పోటీ సేవా వ్యాపారాలకు చాలా బహిరంగంగా ఉంటాయి అందువల్ల ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ హైపర్ కాంపిటీటివ్ జోన్లో ఉంటాయి మరియు అందుకే వారు నిరంతరం ఒత్తిడికి గురవుతున్నారు మరియు దాని కారణంగా వారు తమ కస్టమర్లను నిలుపుకోవాలి కాబట్టి ప్రమాదకర వ్యూహం అంటే ఈ విభిన్న విషయం మార్కెట్ వాటాను పెంచుతుంది ఎందుకంటే మనం ప్రతి కస్టమర్ కొత్త మార్కెట్ విభాగంలోకి ప్రవేశించి ఆదాయం పెంచుతుందని చర్చించుకుంటున్నాము కొత్త మార్కెట్లు వృద్ధికి కొత్త మూలం మరియు పోటీ స్థానాన్ని మెరుగుపరచడం ధర ప్రీమియం సాధించడం ప్రమాదకర వ్యూహం యొక్క మరొక మార్గం కానీ మీరు కొత్త మార్కెట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు కూడా కస్టమర్ నిలుపుదల మళ్లీ కీలకం ఎందుకంటే మీరు మీ ప్రస్తుత కస్టమర్ బేస్ని పూర్తిగా కాపాడుతున్నప్పుడు మాత్రమే మీకు నెట్ మార్కెటింగ్ ఉంటుంది సహకారం ఇది స్పష్టమవుతుంది ఈ తదుపరి రేఖాచిత్రం నుండి మీరు ఏ సమయంలోనైనా M1 M2 M3 కలిగి ఉన్నట్లయితే మీరు పరిపక్వ మార్కెట్లో మీ అధిక వాటా స్థానాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న చోట M2 నెమ్మదిగా వృద్ధిలో మార్కెట్ వాటాను పెంచడానికి పెట్టుబడి పెడుతుంది మార్కెట్ M3 వేగవంతమైన వృద్ధి మార్కెట్లో మార్కెట్ వాటాను కాపాడుతుంది M4 ఆకర్షణీయంగా లేని మార్కెట్లో వాటాను పండిస్తోంది కాబట్టి ఇది ప్రతికూల నికర మార్కెటింగ్ సహకారం మరియు దీనర్థం రిటెన్షన్ రిలేషన్షిప్ మార్కెటింగ్ బేస్ స్ట్రాటజీపై చాలా ఆధారపడి ఉంటాయి ఈ ప్రభావం తిరస్కరించబడింది కాబట్టి వ్యూహాత్మక లక్ష్యం వాస్తవానికి మన అంతటా సానుకూల నికర మార్కెట్ సహకారం ఉంది కానీ వాస్తవానికి అది కొన్ని ప్రతికూల నికర మార్కెటింగ్ సహకారం ఉంటుంది మరియు అందువల్ల ఆ మార్కెట్ విభాగాలు ఇక్కడ మీకు ఇప్పటికే కస్టమర్ బేస్ నిలుపుదల ఉంది ఇప్పటికే ఉన్న కస్టమర్ బేస్ కీలకం రక్షణ మార్కెటింగ్ దశలో స్పష్టంగా మీరు మీ స్థానాన్ని మళ్లీ రక్షించడానికి లేదా ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న చోట నిలుపుదలపై తీవ్రమైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం కాబట్టి ఈ స్లయిడ్ చాలా ఆసక్తికరమైన స్లయిడ్ అని మాకు చెబుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ మూడు రేఖాచిత్రాలు ఉంచబడ్డారు అంటే ఒక యూనిట్ డాలర్లకు లేదా రూపాయికి మార్కెట్ డిమాండ్ లేదా యూనిట్కు యూరోలు మరియు మార్కెటింగ్ మరియు అమ్మకాల ఖర్చులు కాబట్టి సేవా వ్యాపార జీవిత చక్రం యొక్క ఉత్పత్తి యొక్క ఈ దశలో మీది గొప్ప వృద్ధి దశలో ఉంది మరియు మీరు స్పష్టంగా మీకు మార్కెట్ డిమాండ్ పెరుగుతోంది కాబట్టి మీరు ఆ వేగంతో వేగంగా వెళ్లాలి కాబట్టి మీ మార్కెట్ వాటా లక్ష్యం అక్కడ ఉండాలి కానీ ఇది ఒక్కో యూనిట్ ధర తగ్గుతున్న దశ ఈ పోటీ ఒత్తిడి కారణంగా చాలా మంది దీనిలో రావడం సాధారణ లక్షణం కాబట్టి మొబైల్ సర్వీస్ బిజినెస్ లేదా DTH టెలివిజన్ సేవల వ్యాపారాన్ని చూడండి మరియు అందువలన మీరు గ్రహిస్తారు అయితే డిమాండ్ పెరుగుతున్న కొద్దీ పోటీదారులు పెరుగుతున్న మార్కెట్ పెరుగుతోంది కానీ యూనిట్ ధర వాస్తవానికి తగ్గుతూనే ఉంది కాబట్టి మీకు ఇది అవసరం కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మీరు కాపాడుకోవడానికి ఒక్కో యూనిట్కు మీ ఖర్చు కూడా తగ్గాలి నికర మార్కెట్ సహకారం యొక్క మార్జిన్ను నిర్వహించడానికి ఆ వ్యత్యాసాన్ని కొనసాగించడానికి ఖర్చు వక్రరేఖ యొక్క ఈ దిగువ వాలును నిర్వహించడానికి మీరు కార్యాచరణ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి మీరు టర్మ్ మరియు మార్కెటింగ్ ధరలను సులభంగా లెక్కించగలుగుతారు మరియు అమ్మకాల ఖర్చులు కూడా పెరుగుతున్న కొద్దీ పెరుగుతాయి కాబట్టి ఈ నికర మార్కెట్ సహకారం ఇది ఆర్థిక ఆరోగ్యానికి కీలకమైన అంశం మీ ప్రస్తుత మార్కెట్ బేస్ యొక్క మంచి ఘన రక్షణపై చాలా ఆధారపడి ఉంటుంది గత వారం చర్చలో మనం కొన్ని చర్చలను చూశాము మీరు కస్టమర్ని ఎంత ఎక్కువగా నిలుపుకున్నారో ఏ కొత్త కొనుగోలు ఖర్చు లేకుండా ఆ కస్టమర్ నుండి మీరు సంవత్సరానికి బేస్ లాభం పొందవచ్చు అయితే నోటి మాట ద్వారా ఇతరులకు సిఫార్సు చేయడం వలన అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు అటువంటి వారు మీకు ఛాంపియన్ లు అవుతారు అందువల్ల మీ కస్టమర్ని మీ కోసం మార్కెట్ చేసే స్థితిని పొందడం ద్వారా మీ సేవలను ఇతర వ్యక్తులకు రిఫర్ చేయండి వ్యూహాత్మక పరిస్థితి వృద్ధి యొక్క వివిధ దశలలో అనేక వ్యాపారాలు ఉంటాయి కొందరు డబ్బును గమనిస్తారు మరియు కొందరు మిగులును విడుదల చేస్తారు మరియు మొత్తంగా నిర్వహించడానికి మరియు సానుకూల నికర మార్కెటింగ్ సహకారాన్ని సృష్టించడానికి ప్రస్తుత కార్యాచరణను విస్తరిస్తూ కొత్త కస్టమర్లను కొత్త మార్కెట్లలోకి తీసుకురావాలనే అప్రియమైన వ్యూహాన్ని మీరు పరిశీలిస్తున్నప్పుడు నిలుపుదల వ్యూహం యొక్క వ్యూహాన్ని రక్షించడంపై మీరు మంచి దృష్టిని కలిగి ఉండాలి తదుపరి ఉపన్యాసంలో మనం ఇప్పటికే ఉన్న మా కస్టమర్లపై మా ప్రస్తుత సంబంధాల పై దృష్టి పెట్టాలనుకుంటున్నాము కొత్త కార్యకలాపాలలో ఇతర తక్కువ ధరల ప్రవేశం తక్కువ ధర అందించడం పై మన దృష్టి కేంద్రీకరిస్తాము ధన్యవాదాలు